ఈ మాడ్యూల్కు స్వాగతం ఈ మాడ్యూల్లో నేను చివరి మాడ్యూల్లో చర్చించినట్లుగా మనము ఆప్ యాంప్ యొక్క అనువర్తనాన్ని చర్చిస్తాము మనము చర్చించబోయే ఆ అనువర్తనము ఆప్ యాంప్ యొక్క పీక్ డిటెక్టర్ ఇప్పుడు నేను మీకు నెమ్మదిగా మరియు క్రమంగా అనేక అనువర్తనాలను చూపించడానికి ప్రయత్నిస్తున్నాను ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఇన్పుట్ బయాస్ కరెంట్ వంటి లక్షణాలను మనము ఆప్ యాంప్ నుండి అధ్యయనం చేశాము చాలా సింపుల్ అవునా ఆపై మనము కొంచెం క్లిష్టమైన సర్క్యూట్లకు వెళ్ళాము మరియు ఇక్కడ మీరు నిజంగా సర్క్యూట్ను కొన్ని వాస్తవ ఎలక్ట్రానిక్ మాడ్యూల్లో ఉపయోగించగల సర్క్యూట్లకు రూపకల్పన చేయగలిగిన స్థితికి చేరుకున్నట్లు గమనించగలరు ఉదాహరణకు మీరు పీక్ డిటెక్టర్ గురించి మాట్లాడితే మీరు దీన్ని ఒక ADC లో కాంపారేటర్గా ఉపయోగిస్తారు మరియు మీరు వోల్టేజ్లను పోల్చారు అదే మీ ఫ్లాష్ ADC కాబట్టి ఇప్పుడు మనము ఆప్ యాంప్ ని ఉపయోగించి రూపకల్పన చేయగల ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను మరియు మనము మరింత క్లిష్టమైన సర్క్యూట్లలో ఉపయోగించగల సర్క్యూట్లను చూస్తున్నాము కాబట్టి ఇది అప్లికేషన్ యొక్క సంక్లిష్టతను కొద్దిగా పెంచుతుంది ఇక్కడ మీరు ఆప్ యాంప్ ని చూస్తున్నారు దీనిని పీక్ డిటెక్టర్ గా ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం సరే కాబట్టి మీరు దీనిని ఎలా డిజైన్ చేయవచ్చో తెరపై చూద్దాం కాబట్టి మనము ఆప్ యాంప్ గురించి పీక్ డిటెక్టర్గా మాట్లాడేటప్పుడు మీరు చూడవలసిన మొదటి విషయం పీక్ డిటెక్టర్ యొక్క పని ఏమిటి అని కాబట్టి పీక్ డిటెక్టర్ యొక్క పని ఏమీ కాదు కానీ ఇన్పుట్ యొక్క గరిష్ట విలువను కనుగొనడమే కాబట్టి ఇన్పుట్ యొక్క గరిష్ట విలువ అంటే ఏమిటి మీరు తెలుసుకోవాలంటే పీక్ డిటెక్టర్ సర్క్యూట్ ని ఉపయోగించవచ్చు అంటే నా ఇన్పుట్ తరంగము ఈ విధముగా ఉంటే నా ఇన్పుట్ యొక్క గరిష్ట విలువ ఎంత ఇది గరిష్ట విలువ లేదా ఇదేనా నా ఇన్పుట్ తరంగము యొక్క గరిష్ట విలువ నేను అర్థం చేసుకోవాలనుకుంటే నేను పీక్ డిటెక్టర్ సర్క్యూట్ను ఉపయోగించవచ్చు పీక్ డిటెక్టర్ సర్క్యూట్ ఈ చిత్రంలో చూపబడింది ఇది తరంగము యొక్క వోల్టేజ్ శిఖరాలను లేదా గరిష్ట విలువను అనుసరిస్తుంది మరియు కెపాసిటర్లో గరిష్ట విలువను నిల్వ చేస్తుంది అంటే మనకు ఇక్కడ కెపాసిటర్ ఉంది ఇప్పుడు మనము ఇన్పుట్ తరంగాన్ని వర్తింపజేస్తాము అప్పుడు ఇన్పుట్ తరంగము ఆధారంగా కాథోడ్ తో పోలిస్తే యానోడ్ ఎక్కువ పాజిటివ్ గా ఉంటే ఇది వోల్టేజ్ ఫాలోవర్ గా పని చేస్తుంది లేదా బఫర్ అవుతుంది కాబట్టి ఇది వోల్టేజ్ ఫాలోవర్ లేదా బఫర్ అయినప్పుడు ఏమి జరుగుతుంది నా కెపాసిటర్ చార్జ్ అవటం ప్రారంభమవుతుంది ఇక్కడ అవుట్ పుట్ దగ్గర మనము తరంగము చూడగలుగుతాము కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ తక్కువగా ఉన్నప్పుడు ఇది కేవలం సైన్ తరంగమే బదులుగా ఇన్పుట్ వోల్టేజ్ సహజంగా మారుతూ ఉంటే మీరు చూసే విధంగా ఉంటుంది ఇది నా ఇన్పుట్ వోల్టేజ్ ఇప్పుడు ఇది శిఖరం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ప్రారంభంలో ఇది ఈ నిర్దిష్ట విలువకు చేరుకున్నప్పుడు నా కెపాసిటర్ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది మరియు ఇది ఈ విలువను నిల్వ చేస్తుంది మునుపటి శిఖరం కంటే ఎక్కువగా ఉన్న శిఖరం కనిపించే వరకు నా కెపాసిటర్ సంతృప్తమై ఉంటుంది లేదా దానికి ఒకే వోల్టేజ్ ఉంటుంది మునుపటి తరంగము కంటే ఇన్పుట్ వద్ద తరంగము ఎక్కువగా ఉందని నేను చూసిన వెంటనే మళ్ళీ కెపాసిటర్ ఛార్జింగ్ అవటాన్నిమీరు చూస్తారు మరియు మీరు మళ్ళీ అదే తరంగాన్ని పట్టుకొని ఉంటారు మునుపటి శిఖరం కంటే ఎక్కువగా ఉన్న మరొక శిఖరం కనిపించే వరకు అదే తరంగాన్ని మీరు కలిగి ఉంటారు కాబట్టి ఈ శిఖరం కంటే ఆ శిఖరం ఎక్కువగా ఉందని మీరు చూడవచ్చు P1 శిఖరం 1 P2 శిఖరం 2 P3 శిఖరం 3 అనుకుందాం అప్పుడు P1 విలువ P2 కంటే తక్కువ ఉంది P2 కంటే P3 తక్కువగా ఉంది అందుకే కెపాసిటర్ తరంగాన్ని ఇక్కడ డ్రా చేసాను నాకు P1 వంటి తరంగము కనిపించినది అది అక్కడే నిలబడి ఉంది అప్పుడు శిఖరం 2 కనిపించిన వెంటనే శిఖరం 2 దానిని పట్టుకొని శిఖరం 3 పట్టుకొని ఉంటుంది కాబట్టి నేను ఈ గ్రాఫ్ను చూసినట్లయితే ఇన్ పుట్ వద్ద కనిపించిన తరంగము దీనిని నేను చూడగలను గరిష్ట విలువ ఇది అర్థం చేసుకోవడానికి ఇది చాలా సులభం మరియు అమలు చేయడానికి చాలా సులభమైన మరియు సరియైన సర్క్యూట్ మనకు ఏమి అవసరం మనకు 1 డయోడ్ మరియు కెపాసిటర్ అవసరం మరియు ఆపరేషనల్ యాంప్లిఫయర్ అవసరం కాబట్టి చిత్రంలో చూపిన సర్క్యూట్ తరంగము యొక్క వోల్టేజ్ శిఖరాలను అనుసరిస్తుంది మరియు కెపాసిటర్లో ఎక్కువ వోల్టేజ్ ని నిల్వ చేస్తుంది అదే మనము చర్చించాము అధికమైన పీక్ విలువ కలిగిన తరంగము వచ్చినప్పుడు కెపాసిటర్ కొత్త పీక్ ఇన్పుట్ వోల్టేజ్ లేదా కొత్త విలువకు ఛార్జ్ చేయబడుతుంది ఇక్కడ నుండి ఇక్కడకు మనం చూస్తున్నది ఇదే అందువల్ల కెపాసిటర్ డిశ్చార్జ్ అయ్యే వరకు గరిష్ట విలువను నిల్వ చేస్తుంది కాబట్టి కెపాసిటర్ డిశ్చార్జ్ వరకు ఇదే విలువను కలిగి ఉంటుంది Vi కంటే Vc విలువ ఎక్కువగా ఉంటే Vi కెపాసిటర్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటే డయోడ్ D ఫార్వార్డ్ బయాస్ అవుతుంది డయోడ్ D ఫార్వార్డ్ బయాస్ అయింది మీరు చూస్తున్నందున కాథోడ్ తో పోలిస్తే యానోడ్ అధిక సామర్థ్యంతో ఇక్కడ ఉంటుంది కాబట్టి డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది Vi విలువ Vc కంటే తక్కువ అయితే ఏమి జరుగుతుంది అప్పుడు డయోడ్ రివర్స్ బయాస్ లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మొదటిగా మనము మొదటి పరిస్థితి Vi కంటే Vc ఐతే ఏమి అవుతుందో చూద్దాం డయోడ్ ఫార్వర్డ్ బయాస్ లో ఉంది కాబట్టి బయాస్ కోసం సర్క్యూట్ వోల్టేజ్ ఫాలోవర్ గా మారుతుంది ఎందుకంటే ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ ఉన్నప్పుడు సర్క్యూట్ వోల్టేజ్ ఫాలోయర్ అవుతుంది అందువల్ల Vc ని మించే వరకు అవుట్ పుట్ వోల్టేజ్ Vo Vi వోల్టేజ్ ని అనుసరిస్తుంది ఇప్పుడు Vi విలువ Vc కంటే తక్కువగా ఉంటే ఈ సందర్భంలో డయోడ్ రివర్స్ బయాస్ అవుతుంది అవునా అప్పుడు ఇది ఇన్పుట్ తరంగము యానోడ్ వద్ద తరంగపు వోల్టేజ్ కాథోడ్ వద్ద వోల్టేజ్ కంటే తక్కువగా ఉంటుంది అంటే డయోడ్ రివర్స్ బయాస్ అన్నమాట అందువల్ల కెపాసిటర్ డిస్కనెక్ట్ చేయబడుతుంది సర్క్యూట్ ఓపెన్ అవుతుంది కాబట్టి నేను దానిని గీస్తే డయోడ్ లేనప్పుడు ఏమి జరుగుతుంది నాకు ఆప్ యాంప్ మాత్రమే ఉంది డయోడ్ లేదు కాబట్టి నాకు ఇక్కడ కెపాసిటర్ లేదు రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు డయోడ్ పని చేయదు కాబట్టి సర్క్యూట్ డిస్కనెక్ట్ చేయబడింది లేదా సర్క్యూట్ నుండి డయోడ్ డిస్కనెక్ట్ చేయబడింది మరియు అందువల్ల ఇన్పుట్ సిగ్నల్ మళ్ళీ Vc కంటే ఎక్కువ విలువను పొందే వరకు కెపాసిటర్ వోల్టేజ్ గరిష్ట ఇన్పుట్ విలువను కలిగి ఉంటుంది అనగా ప్రారంభంలో Vi విలువ Vc విలువ కంటే ఎక్కువగా ఉంటే కెపాసిటర్ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది Vi విలువ Vc కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ డయోడ్ డిస్కనెక్ట్ చేయబడింది కాబట్టి కెపాసిటర్ ఇదే విలువను కలిగి ఉంటుంది మీ ఇన్పుట్ తరంగము మీ Vc కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ మీ డయోడ్ కండక్ట్ అవుతుంది మరియు మీ కెపాసిటర్ మళ్ళీ వేరే విలువకు ఛార్జ్ అవ్వటం లేదా వేరే వోల్టేజ్ కలిగి ఉంటుంది ఇప్పుడు మనము అప్లికేషన్ చూపిస్తున్నామని అర్థం చేసుకోండి మరియు నెమ్మదిగా క్రమంగా మనము ఆ దశకు వెళుతున్నామని నేను మీకు చెప్పాను ఇప్పుడు మీరు సర్క్యూట్ రూపకల్పన చేయవచ్చు మరియు ఈ సర్క్యూట్ల యొక్క అనువర్తనం ఏమిటో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు పీక్ డిటెక్టర్ యొక్క అనువర్తనాలు కొలత పరికరాలతో పాటు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కమ్యూనికేషన్లలో ఉన్నాయి మీరు మీ అండర్ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కోర్సులో చదివి ఉండవచ్చు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏమిటి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్స్ అంటే ఏమిటి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ మరియు ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కోసం ఎలాంటి సర్క్యూట్లు ఉన్నాయి కాబట్టి మనము యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కమ్యూనికేషన్ల గురించి మాట్లాడితే ఈ రోజు మనము చూపించిన పీక్ డిటెక్టర్ లాంటి సారూప్య సర్క్యూట్ను మీరు చూస్తారు కాబట్టి ఇప్పుడు ఈ పీక్ డిటెక్టర్ ని అర్థం చేసుకోవడం మరియు రూపకల్పన చేయటం చాలా సులభం మరియు బ్రెడ్బోర్డ్లో ఈ పీక్ డిటెక్టర్ను రూపకల్పన చేయడానికి ప్రయత్నిద్దాం ఈ పీక్ డిటెక్టర్ను రూపొందించిన తరువాత మనము ఇక్కడ చూపిన సర్క్యూట్ను మనము మల్టీసిమ్లో కూడా రుపొందిద్దాము కాబట్టి ఈ సర్క్యూట్ ని బ్రెడ్బోర్డ్ పై రూపొందించినపుడు ఇది ఎలా భిన్నంగా ఉంటుందో మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి పీక్ డిటెక్టర్ యొక్క పనితీరుని అధ్యయనం చేయడం మన లక్ష్యం మొదట మనం ఫిగర్ 4 లో చూపిన విధంగా సర్క్యూట్ను కనెక్ట్ చేయాలి సరిగ్గా ఇలాంటి సర్క్యూట్ మీరు కనెక్ట్ చేస్తే అప్పుడు మీరు కెపాసిటర్ను గ్రౌండ్ కి కలపాలి అందువల్ల మీరు ఇక్కడ స్విచ్ ని కనెక్ట్ చేస్తే కెపాసిటర్ అయిపోతుంది షార్ట్ అవుతుంది V1 వద్ద సిగ్నల్ జెనరేటర్ ద్వారా 5 కిలోహెర్ట్జ్ పౌనఃపున్యం గల సైన్ తరంగాన్ని ఇన్పుట్ గా అనువర్తించండి మరియు మనము వోల్టేజ్ ని ఒక్కొక్క వోల్ట్ గా వివిధ దశలలో మార్చవచ్చు కెపాసిటర్ C యొక్క అవుట్ పుట్ ను గమనించండి మరియు అవుట్ పుట్ వోల్టేజ్ పై వ్యాఖ్యానించండి కాబట్టి డిజైనింగ్ కోసం బ్రెడ్బోర్డులో ఈ ప్రత్యేకమైన ప్రయోగాన్ని మనకు చూపించటకు అనిల్ విష్ణువుని స్వాగతిద్దాం సర్క్యూట్ను బ్రెడ్బోర్డ్లో మనకు ఎలా అమలు చేయవచ్చో అనిల్ విష్ణు చూపిస్తారు ఇప్పుడు మనము సర్క్యూట్ను చూడగలుగుతున్నాము కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ బ్రెడ్బోర్డ్ను నా చేతిలో చూడగలిగితే మీరు ఏమి చూడగలుగుతున్నారు మీరు కెపాసిటర్ను చూస్తున్నారు కాబట్టి ఇది కెపాసిటర్ ఇక్కడ మనకు డయోడ్ ఉంది ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఉంది మరియు ఈ డయోడ్ కనెక్ట్ చేయబడింది కాబట్టి కాథోడ్కు ఈ యానోడ్ అనుసంధానించబడి కెపాసిటర్ ఉంది కాబట్టి ఈ కెపాసిటర్ కాథోడ్కు అనుసంధానించబడి ఉంది ఆపై నేను అవుట్ పుట్ ను ఇక్కడ నుండి కొలవాలి నేను ఇక్కడ అవుట్ పుట్ ను గమనించాలి నేను బయాస్ వోల్టేజ్ ని ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంతటా వర్తింపజేయాలి కాబట్టి నేను ఈ పనులన్నీ చేసినప్పుడు నేను ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంతటా బయాస్ వోల్టేజ్ను వర్తింపజేసినప్పుడు ఆప్ యాంప్ వద్ద ఇన్పుట్ను వర్తింపజేస్తే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ నుండి అవుట్పుట్ను చూడగలుగుతాను మరియు దాని కోసం మనము ఫంక్షన్ జనరేటర్ ని ఉపయోగించాలి కాబట్టి మన DC విద్యుత్ సరఫరా ఉంది అప్పుడు మనకు ఫంక్షన్ జనరేటర్ ఉంది మరియు మనకు ఆసిలోస్కోప్ ఉంది మనకు DC విద్యుత్ సరఫరా ఫంక్షన్ జనరేటర్ మరియు ఆసిలోస్కోప్ అనే 3 మనకు ఉన్నాయి మొదటగా మనము బయాస్ వోల్టేజ్ని కలుపుతున్నాము కాబట్టి ఆప్ యాంప్ లో ప్లస్ 15 మైనస్ 15 తో పాటు మీరు దీన్ని చూస్తున్నారుగా ఇప్పుడు మనము ఇన్పుట్ వోల్టేజ్ ని వర్తింపజేయాలి ఇన్పుట్ ఎక్కడ వర్తించాలి వోల్టేజ్ 5 కిలో హెర్ట్జ్ 1 వోల్ట్ పీక్ టు పీక్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ లేదా పీక్ డిటెక్టర్ యొక్క ఇన్పుట్ కాబట్టి ఇప్పుడు మనము మొదటి ప్రోబ్ను కనెక్ట్ చేశాము మీరు చూడవచ్చు ఆపై మనము పీక్ డిటెక్టర్ యొక్క అవుట్పుట్ ను ఓసిలోస్కోప్కు కనెక్ట్ చేస్తున్నాము కాబట్టి మీరు ఇన్పుట్ తరంగము చూడవచ్చు మరియు తరువాత సంబంధిత అవుట్ పుట్ తరంగము కూడా చూడవచ్చు ఇప్పుడు ఇది 1 వోల్ట్ వద్ద ఉంది మరియు పౌనఃపున్యం 5 కిలో హెర్ట్జ్ అవును కాబట్టి ఇప్పుడు మనము నెమ్మదిగా వోల్టేజ్ను పెంచుతున్నాము మీరు ఇప్పుడు 2 6 చూడవచ్చు మీరు చూడవచ్చు ఇది వోల్టేజ్ యొక్క గరిష్ట విలువను అనుసరిస్తోంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అతను తగ్గిస్తూ వున్నారు ఇప్పుడు అది ఇన్పుట్ తరంగము ను అనుసరిస్తున్నట్లు మీరు చూడవచ్చు ఇది మళ్ళీ పెరుగుతోంది ఇది ఇన్పుట్ తరంగము ను అనుసరిస్తోంది కాబట్టి ఇది అద్భుతంగా పని చేస్తుందని మీరు చూడవచ్చు మరియు పీక్ డిటెక్షన్ యొక్క ఫాలోయింగ్ను మీరు స్పష్టంగా చూడవచ్చు ఇన్పుట్ తరంగము లోని గరిష్ట విలువను అది అనుసరిస్తోంది అని మీరు కనుగోనగలరు కాబట్టి మీరు ఇన్పుట్ తరంగములో వోల్టేజ్ విలువను ఈ విధముగా పెంచవచ్చు లేదా ఇన్పుట్ తరంగములో వోల్టేజ్ను తగ్గించనూవచ్చు మరియు మీరు పీక్ డిటెక్టర్ను ఎలా డిజైన్ చేయవచ్చో చూడటానికి ప్రయత్నించండి మరియు మీరు ఇన్పుట్ తరంగమును మారుస్తున్నప్పుడు పీక్ డిటెక్టర్ యొక్క అవుట్ పుట్ ఏమిటి అన్నది కూడా చూడవచ్చు కాబట్టి ఇప్పుడు మల్టీసిమ్లో అదే సర్క్యూట్ను చూద్దాం బ్రెడ్బోర్డ్లో మనము రూపొందించిన సర్క్యూట్ను మల్టీసిమ్ని ఉపయోగించి ఎలా రూపొందించగలమో చూద్దాము కాబట్టి ఇదే సర్క్యూట్ను మల్టీసిమ్లో రూపకల్పన చేసేందుకు మనతో కలవమని సీతారాంను అడుగుదాము కాబట్టి సీతారాం మనతో ఉన్నారు మరియు ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తే మనము ఏమి చేస్తున్నాము మనము క్రొత్త ఫైల్ను సృష్టిస్తున్నాము మరియు మనము పాత ఫైల్లను సేవ్ చేస్తున్నాము తద్వారా మీరు ఈ సిమ్యులేటర్లను అమలు చేయాలనుకుంటే మళ్లీ మనము అదే సర్క్యూట్ను ఉపయోగించవచ్చు కాబట్టి మనము క్రొత్త ఖాళీ ఫైల్ను సృష్టించాము ఆపై ఇక్కడ మనం మళ్ళీ అదే పని చేస్తాము మనము ఆపరేషనల్ యాంప్లిఫైయర్ లేదా కాంపారేటర్ ను తీసుకుంటాము ఆపై మన యొక్క అవుట్పుట్ను అనుసంధానిస్తున్నాము ఆప్ యాంప్ డయోడ్కు మీరు స్క్రీన్ కి ఎడమ వైపున చూస్తున్న సర్క్యూట్ను ఖచ్చితంగా చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాము మల్టీసిమ్ ఉపయోగించి స్క్రీన్ యొక్క ఎడమ వైపున మీరు చూడగలిగే సర్క్యూట్ను రూపొందించడానికి మనము ప్రయత్నిస్తున్నాము అతను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది జాగ్రత్తగా చూడండి మరియు ఇంటి దగ్గర చేయడానికి ప్రయత్నించండి ఇది ఉచిత సాఫ్ట్వేర్ మీరు మీ సర్క్యూట్లను ప్రయత్నించవచ్చు మరియు పరీక్షించవచ్చు తరంగమును గుర్తించి ఆపై తరంగ విలోమాన్ని అవుట్ పుట్కు కనెక్ట్ చేయండి ఇప్పుడు విద్యుత్ సరఫరా లేదా అవుట్ పుట్ ను గ్రౌండ్ చేయడాన్ని మర్చిపోవద్దు లేకపోతే దాని అవుట్ పుట్ వోల్టేజ్ ని మీరు చూడలేరు ఇప్పుడు మనము స్విచ్ ని ఎంచుకుంటున్నాము మరియు మీరు చూడగలిగినట్లుగా అతను కెపాసిటర్ కి సమాంతరముగా స్విచ్ ని కనెక్ట్ చేయాలి ఇప్పుడు మనము ఇన్పుట్ వద్ద వోల్టేజ్ వైపు చూస్తున్నాము మరియు అవుట్ పుట్ వద్ద వోల్టేజ్ వైపు చూస్తున్నాము మరియు కెపాసిటర్ యొక్క అవుట్ పుట్ తరంగము వైపు చూస్తున్నాము కాబట్టి మీరు అనుకరణను నొక్కినప్పుడు మీరు చూడగలుగుతారు అధిక వోల్టేజ్ 1 వోల్ట్ మరియు అవుట్ పుట్ వోల్టేజ్ కూడా 1 వోల్ట్కు దగ్గరగా ఉంటుంది నేను నా వోల్టేజ్ను మారుస్తూ ఉంటే ఇన్పుట్ తరంగములో లభించే అత్యధిక వోల్టేజ్ను నా అవుట్ పుట్ అనుసరిస్తుందని మీరు చూస్తారు ఇది ఇన్పుట్ తరంగములో గరిష్ట వోల్టేజ్ వద్ద అత్యధిక వోల్టేజ్ ని మాత్రమే చూపిస్తుందని మీరు చూస్తున్నారు కాబట్టి ఇది ఉద్దీపన యొక్క అందం మీరు ఇన్పుట్ వద్ద వోల్టేజ్ తో ఆడుకోవచ్చు మరియు వెంటనే మీరు అవుట్ పుట్ లో మార్పును చూడవచ్చు ఈ ఫలితాలను పొందడానికి మనకు నిజంగా DC సోర్స్ లేదా ఫంక్షన్ జెనరేటర్ లేదా ఆసిలోస్కోప్ అస్సలు అవసరము లేదు కానీ మీరు నిజంగా సర్క్యూట్ను రూపొందించినప్పుడు లేదా రూపకల్పన చేసినప్పుడు మరియు మీరు బ్రెడ్బోర్డును ఉపయోగిస్తే ఆచరణాత్మముగా చేసే సమయములో మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మరియు అందుకే అనుకరణలు చేయడమే కాకుండా మీ సర్క్యూట్లను బ్రెడ్బోర్డ్లో ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు అతను వోల్టేజ్ మారుస్తున్నప్పుడు మీరు అవుట్ పుట్ అనుసరిస్తున్నట్లు లేదా ఇన్పుట్ వోల్టేజ్ యొక్క శిఖరాన్ని గుర్తించడాన్ని స్పష్టంగా చూడవచ్చు మీరు వోల్టేజ్ ని తగ్గిస్తే అది అనుసరిస్తుంది మనము వోల్టేజ్ను పెంచితే ఇది శిఖరాన్ని లేదా గరిష్ట విలువని కనుగొంటుంది కాబట్టి పీక్ డిటెక్టర్ సర్క్యూట్ పనితీరుని త్వరగా చూడటానికి అద్భుతమైన మార్గం మరియు మీరు పీక్ డిటెక్టర్ ని అమలు చేయవచ్చు కాబట్టి విషయం ఏమిటంటే పీక్ డిటెక్టర్ ఎలా పని చేస్తుందనే సిద్ధాంతాన్ని మీరు ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు అప్పుడు మనము సర్క్యూట్ను తయారు చేయవచ్చు మనము దీనిని బ్రెడ్బోర్డ్లో తయారుచేశాము మరియు చివరకు మీరు మల్టీసిమ్ను ఉపయోగించి అనుకరణను చూడగలిగారు కాబట్టి ఇలా చెప్పిన తరువాత తరువాతి ఉపన్యాసంలో మనం యాంప్లిఫైయర్ యొక్క అనువర్తనాలను చూడాలి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క మరొక అనువర్తనాన్ని మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను అది క్లాంపర్ క్లాంపర్ అంటే ఏమిటి మీరు క్లాంపర్ను ఎలా డిజైన్ చేయవచ్చో మనము చూద్దాము మరియు మనము క్లాంపర్ ని బ్రెడ్బోర్డ్పై మరియు మల్టీసిమ్ లో అనుకరణను చేద్దాము లేదా బ్రెడ్బోర్డుపై చేద్దాము బ్రెడ్బోర్డుపై సర్క్యూట్లను ఎలా అమలు చేయవచ్చో తెలుసుకోవాలి కాబట్టి బ్రెడ్బోర్డ్పై అదే సర్క్యూట్ను చూపించాలనుకోవడం లేదు ఎందుకంటే ఇప్పుడు మీకై మీరే ప్రయోగాలు చేయగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ప్రయోగాలు మీకు చూపించటం వెనుక ఉద్దేశ్యము ఏమిటంటే మీరు సిద్దాంత పరముగా నేర్చుకున్న విషయాలను బ్రెడ్బోర్డును ఉపయోగించి ప్రయోగాత్మకముగా ప్రదర్శించగలగటం మీరు చేసిన ఈ ప్రయోగాల ద్వారా మీకుపరికరాలను ఉపయోగించటంలో ప్రాథమిక అవగాహన వచ్చి చాలా చక్కగా సర్క్యూట్లను అమలు చేయగలిగే సామర్ధ్యము కూడా మీరు సంపాదించుకోగలరు